చివరి వీడియోలో మనం ఫీల్డ్ ఎక్స్టెన్షన్లను పరిగణించినప్పుడు మనం రెండు ముఖ్యమైన భావాలను నిర్వచించాము మనం ఒక మూలకం యొక్క డిగ్రీని నిర్వచించాము మరియు మనం ఎక్స్టెన్షన్ యొక్క డిగ్రీని కూడా నిర్వచించాము కాబట్టి ఆల్ఫా ఆల్జీబ్రాయిక్ అయినప్పుడు మూలకం యొక్క డిగ్రీ నిర్వచించబడుతుంది మరియు అది దాని ఇర్రెడ్యూసిబుల్ బహుపది యొక్క డిగ్రీగా నిర్వచించబడింది ఫీల్డ్ ఎక్స్టెన్షన్ డిగ్రీని మనం బేస్ ఫీల్డ్ Fపై వెక్టార్ స్పేస్గా నిర్వచించబడుతుంది మరియు అందువల్ల మనం దాని పరిమాణం కోసం అడగవచ్చు మరియు మనం ఆ డైమెన్షన్ని డిగ్రీ అని పిలుస్తాము కాబట్టి ఒక మూలకం యొక్క రెండు సంఖ్యలు డిగ్రీ మరియు ఎక్స్టెన్షన్ యొక్క డిగ్రీ ఉన్నాయి మరియు మనం కొన్ని ఉదాహరణలను పరిశీలించాము మరియు ఈ రోజు మనం రెండు భావాలను కలిపే సిద్ధాంతంతో ప్రారంభిస్తాము సరే డిగ్రీ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాలో వివరించాము కాబట్టి K ఓవర్ F ఫీల్డ్ ఎక్స్టెన్షన్ అని చెప్పుకుందాం ఈ ఫీల్డ్ థియరీలో మా అధ్యయన వస్తువులు ఫీల్డ్ ఎక్స్టెన్షన్లను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి కాబట్టి K ఓవర్ F ఫీల్డ్ ఎక్స్టెన్షన్గా ఉండనివ్వండి ఆల్ఫా అనేది K యొక్క ఎలిమెంట్గా ఉండనివ్వండి కాబట్టి మనం సబ్ ఫీల్డ్ F ఆల్ఫాను పరిగణించబోతున్నాము ఇది ఆల్జీబ్రాయిక్ K ఓవర్ F అనేది ఇచ్చిన ఎక్స్టెన్షన్ మరియు మీకు ఇంటర్మీడియట్ ఫీల్డ్ ఉందని అనుకుందాం దానిని నేను ఆల్ఫా F ఆల్ఫాతో సూచిస్తాను F రౌండ్ బ్రాకెట్ ఆల్ఫా నిజానికి F స్క్వేర్ బ్రాకెట్ ఆల్ఫా లాగానే ఉంటుందని గుర్తుంచుకోండి ఎందుకంటే ఆల్ఫా ఆల్జీబ్రాయిక్ మరియు ఇది F మరియు ఆల్ఫా రెండింటినీ కలిగి ఉన్న అతి చిన్న ఫీల్డ్ కాబట్టి K అని ఉండనివ్వండి ఆల్ఫా ఆల్జీబ్రాయిక్ అనుకుందాం అప్పుడు రెండు సంఖ్యలు K కోలన్ F అంటే F యొక్క డిగ్రీ K పై F F పై ఆల్ఫా డిగ్రీకి సమానం కాబట్టి నేను దీనిని నిరూపించబోతున్నాను ఇది మనకు చాలా ఉపయోగకరమైన ఫలితం మరియు గుర్తుంచుకోవలసిన ఉదాహరణ నేను మీకు రెండు ఉదాహరణలు ఇస్తాను మీరు C ఓవర్ R ఫీల్డ్ ఎక్స్టెన్షన్ని చూస్తే మీరు i మరియు C తీసుకుంటే R అడ్జాయిన్డ్ I నిజానికి C తప్ప మరొకటి కాదు మరియు ఈ సందర్భంలో మనకు R పై i డిగ్రీ 2 ఉంటుంది ఇది C కోలన్ R లాగానే ఉంటుంది కాబట్టి 1 కామా i దీనికి ఆధారం అని నేను చివరి వీడియో చెప్పాను మీరు తీసుకోగల మరొక ఉదాహరణ Q ప్రక్కనే ఉన్న రూట్ 2 తర్వాత Q పై రూట్ 2 డిగ్రీ నేను వైవిధ్యం కోసం క్యూబ్ రూట్ 2 తీసుకుంటాను కాబట్టి 2 యొక్క క్యూబ్ రూట్ Q పై దీని డిగ్రీ వాస్తవానికి 3 దీనిని నిరూపించవచ్చు ఎందుకంటే x క్యూబ్డ్ మైనస్ 2 అనేది ఇర్రెడ్యూసిబుల్ మూలకం x క్యూబ్డ్ మైనస్ 2 అనేది Q పై ఈ మూలకం యొక్క ఇర్రెడ్యూసిబుల్ బహుపది మరియు ఇది కూడా Q ప్రక్కనే ఉన్న క్యూబ్ రూట్ 2 కోలన్ Q యొక్క ఫీల్డ్ ఎక్స్టెన్షన్ యొక్క డిగ్రీ కాబట్టి నేను ఈ సమానత్వాన్ని సిద్ధాంత రుజువులో భాగంగా నిరూపించబోతున్నాను బహుశా నేను చివరిసారి ఈ ఉదాహరణను చేయలేదు కానీ మనం దీన్ని చేయబోతున్నాము కనుక గుర్తుంచుకోవలసిన రెండు ఉదాహరణలు ఇవి మనం దీన్ని చేస్తున్నప్పుడు అనేక ఇతర ఉదాహరణలలో మీరు ఈ ఉదాహరణల గురించి ఆలోచించవచ్చు కాబట్టి దీనిని నిరూపిద్దాం ఇది అసలు కష్టం కాదు కాబట్టి ఆల్ఫా F ఉండనివ్వండి క్యాపిటల్ F xలో F అనేది F పై ఆల్ఫా యొక్క ఇర్రెడ్యూసిబుల్ బహుపది అని గుర్తుంచుకోండి ఇది ఆల్ఫాను రూట్గా కలిగి ఉన్న అతి చిన్న డిగ్రీ బహుపది క్యాపిటల్ Fలో ఆల్ఫాను రూట్గా కలిగి ఉండే గుణకాలతో అతి చిన్న డిగ్రీ బహుపది అని గుర్తుంచుకోండి కాబట్టి ఈ బహుపది యొక్క డిగ్రీ n గా ఉండనివ్వండి ఆల్ఫా యొక్క డిగ్రీ నేను సరళత కోసం n అని వ్రాస్తాను కనుక ఇక్కడ ఈ గుర్తు F పై ఆల్ఫా యొక్క డిగ్రీని సూచిస్తుంది ఇది వ్రాయడానికి అనుకూలమైన మార్గం మనం ఏమి నిరూపించాలనుకుంటున్నాము మనం ఫీల్డ్ ఎక్స్టెన్షన్ డిగ్రీని n అని నిరూపించాలనుకుంటున్నాము మనం డిగ్రీని చూపించడానికి ప్రయత్నిస్తున్నాము KF కాదు క్షమించండి నేను అలా చెప్పడం లేదని గుర్తుంచుకోండి వాస్తవానికి నేను ఇక్కడకు తిరిగి వెళ్లి నేను వ్రాసినది పూర్తిగా తప్పు అని సరిదిద్దుతాను F పై F ఆల్ఫా ఎక్స్టెన్షన్పై ఉన్న డిగ్రీ ఆల్ఫా డిగ్రీ అని మాత్రమే నేను చెప్పగలను K చాలా పెద్దదిగా ఉండవచ్చు కాబట్టి అది తప్పు దయచేసి దాన్ని సరిదిద్దండి కాబట్టి మనం నిరూపించాలనుకుంటున్నది ఫీల్డ్ ఎక్స్టెన్షన్ F ఆల్ఫా పై F యొక్క డిగ్రీ n ఇది మనం నిరూపించాలనుకుంటున్నాము మరియు దీని అర్థం F వెక్టర్ స్పేస్గా F ఆల్ఫా యొక్క పరిమాణం n కి సమానం అంటే మరో మాటలో చెప్పాలంటే అది మనం నిరూపించాలి సరే కాబట్టి ఇప్పుడు మనం ముందుకు వెళ్లి దీనిని నిరూపించుకుందాం ప్రాథమికంగా నేను నేరుగా ఒక బేసిస్ ప్రదర్శిస్తాను సెట్ 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్డ్ ఆల్ఫా n మైనస్ 1 అనేది F పై F ఆల్ఫా బేసిస్ అని క్లెయిమ్ చేయండి నేను దీన్ని చూపిస్తే n మూలకాలు ఉన్నందున F ఆల్ఫాకు n డైమెన్షన్ ఉందని అది అనుసరిస్తుంది ఈ బేసిస్ n మూలకాలను కలిగి ఉంటుంది ఈ బేసిస్ n మూలకాలను కలిగి ఉన్నందున పరిమాణం n అవుతుంది గుర్తుంచుకోండి డైమెన్షన్ యొక్క నిర్వచనం ఇది ఏదైనా బేసిస్ యొక్క కార్డినాలిటీ అని గుర్తుంచుకోండి మరియు నేను ఒక నిర్దిష్ట బేసిస్ను ప్రదర్శించి దానిలో n మూలకాలు ఉన్నాయని చూపిస్తే సరిపోతుంది ఎందుకంటే ఏదైనా రెండు బేసిస్లు ఒకే సంఖ్యలో మూలకాలను కలిగి ఉంటాయి కాబట్టి అది ఒక బేసిస్ అని మనం చూపించాల్సిన అవసరం ఉంది రెండు విషయాలు నిరూపించాలి మరియు మనం ఏదో ఒక బేసిస్గా నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాము మొదటిది అది F పైన F ఆల్ఫాను వ్యాపిస్తుంది కాబట్టి నేను దీన్ని ముందుగా నిరూపించనివ్వండి కాబట్టి దీని కోసం ఫీల్డ్ F రౌండ్ బ్రాకెట్ ఆల్ఫా వాస్తవానికి F స్క్వేర్డ్ బ్రాకెట్ ఆల్ఫా వలె ఉంటుందని మనం గుర్తుచేసుకుంటాము కాబట్టి F ఆల్ఫాలోని ప్రతి మూలకాన్ని ఆల్ఫాలో బహుపది వలె Fలోని గుణకాలతో వ్రాయవచ్చు ఇది నిర్వచనం ప్రకారం ఆల్ఫా యొక్క ఇర్రెడ్యూసిబుల్ బహుపది అయిన Fతో దీనికి ఎటువంటి సంబంధం లేదు F స్క్వేర్ బ్రాకెట్ ఆల్ఫా అనేది ఆల్ఫాపై F లోని ఆల్ఫాపై ఉన్న బహుపది రింగ్ అంటే మూలకాలు F లో గుణకాలతో ఆల్ఫాలో బహుపదిలు కాబట్టి ప్రతి మూలకాన్ని అలా వ్రాయవచ్చు కానీ మనం ఈ నిర్దిష్ట సెట్ దానిని విస్తరించి ఉందని చూపించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి F స్క్వేర్డ్ బ్రాకెట్ ఆల్ఫాతో సమానమైన F రౌండ్ బ్రాకెట్ ఆల్ఫా మూలకాలను వ్యక్తీకరించడానికి n కంటే పెద్ద పవర్ అవసరం కావచ్చు కానీ చిన్న f ఆల్ఫా 0 అయినందున మనం nకి సమానం లేదా దాని కంటే ఎక్కువ డిగ్రీ ఉన్న అన్ని పదాలను వదిలించుకోవచ్చు కాబట్టి F ఆల్ఫా యొక్క ఏకపక్ష మూలకాన్ని తీసుకుందాం కాబట్టి ఇది ఒక g ఆల్ఫా F ఆల్ఫా యొక్క మూలకం కావచ్చు ఇది రౌండ్ బ్రాకెట్ ఆల్ఫా వలె ఉంటుందని నేను మీకు గుర్తు చేస్తూ ఉంటాను మూల్యాంకనం చేసిన తర్వాత g ఆల్ఫాను కొంత bm X m b m 1 X m 1 b1 ఆల్ఫా b0 అని వ్రాయవచ్చు కాబట్టి ఇది b1 ఆల్ఫా b0 అయి ఉండాలి ఇక్కడ bm b1 b0 అన్నీ F లో ఉంటాయి ఇది ముఖ్యమైన అంశం m n 1 అయితే g ఆల్ఫా మనం చూపడానికి ప్రయత్నిస్తున్న సెట్లో ఆల్ఫా అనేది ఒక బేసిస్ m n 1 అయితే g ఆల్ఫా వ్యాపించి ఉంటే ఇక్కడ ఆల్ఫా యొక్క అన్ని ఘాతాంకాలు n మైనస్ 1 కంటే తక్కువగా ఉంటాయి F పై గుణకాలు ఉంటాయి కాబట్టి ఇది F పై సెట్ ద్వారా విస్తరించబడుతుంది అయితే వాస్తవానికి m అనేది n మైనస్ 1 కంటే ఎక్కువగా ఉండవచ్చు మనం దీనితో కూడా వ్యవహరించాలి ఇక్కడ ఆల్ఫా యొక్క ఇర్రెడ్యూసిబుల్ బహుపది మన రక్షణకు వస్తుంది కాబట్టి నేను చూపించబోయేది ఏమిటంటే ఆల్ఫా పవర్ n ఆల్ఫా పవర్ n ప్లస్ 1 మరియు మొదలైనవి 1 ఆల్ఫా ఆల్ఫా n మైనస్ 1 స్పాన్తో ఎలా వ్యక్తీకరించాలో మీకు చూపుతాను కాబట్టి నేను దీన్ని చూపిస్తే అయితే ఆల్ఫా యొక్క అన్ని పవర్ ఈ సెట్ యొక్క వ్యవధిలో ఉన్నాయని నేను చూపిస్తాను ఎందుకంటే ప్రతి బహుపది కొన్ని పవర్ ల పరంగా వ్రాయబడింది కాబట్టి ఇది కారణం ఇది ఎందుకు నిజం కారణం మనం ఒక్కొక్కటిగా చేస్తాం F ఆల్ఫా 0 మరియు F సంఖ్య అనేది మోనిక్డిగ్రీ n యొక్క బహుపది అని మనకు తెలుసు అంటే ఇది ఈ ఆల్ఫా పవర్ n లాగా కనిపిస్తుంది కాబట్టి ఇంతకు ముందు F అంటే ఏమిటో నేను పేర్కొనలేదు కాబట్టి మన దగ్గర ఇది ఉందని అనుకుందాం మరో మాటలో చెప్పాలంటే F x అనేది x పవర్ n a n 1 xn 1 మరియు 1 x ప్లస్ a 0 వరకు ఉంటుంది F ఆల్ఫా 0 అంటే ఇది 0 ఇది ఆల్ఫా పవర్ n అనేది మైనస్ a n 1 ఆల్ఫా పవర్ n మైనస్ 1 a n 2 మైనస్ 2 ఆల్ఫా పవర్ n మైనస్ 2 మైనస్ a1 ఆల్ఫా a 0కి సమానం కనుక స్పష్టంగా F span అనేది సెట్ 1 ఆల్ఫా ఆల్ఫా పవర్ n మైనస్ 1 అని వ్రాస్తాను ఎందుకంటే మీరు ఇక్కడ చూసే ఆల్ఫా యొక్క పవర్ లు ఆల్ఫా n మైనస్ 1 ఆల్ఫా n మైనస్ 2 ఆల్ఫా ఆల్ఫా పవర్ 0 మరియు గుణకాలు అన్నీ సహజంగానే ఉంటాయి అనేది ఒక ముఖ్యమైన భాగం గుణకాలు అన్నీ Fలో ఉంటాయి కాబట్టి ఇది దీని F span లోపల ఉంటుంది ఆల్ఫా పవర్ n వాస్తవానికి 1 ఆల్ఫా ఆల్ఫా పవర్ n మైనస్ 1 యొక్క సరళ కలయికగా వ్రాయవచ్చు ఆల్ఫా పవర్ n ప్లస్ 1 గురించి ఏమిటి అది కూడా సులభం ఇక్కడ మనం ఈ సమీకరణాన్ని ఆల్ఫాతో గుణించవచ్చు మనకు ఆల్ఫా పవర్ n ప్లస్ 1 a n 1 ఆల్ఫా పవర్ n a n 2 ఆల్ఫా పవర్ n మైనస్ 1 a 1 ఆల్ఫా స్క్వేర్డ్ a0 ఆల్ఫా 0కి సమానం కాబట్టి మనం ఆల్ఫాతో గుణిస్తున్నాము కానీ దీని అర్థం ఆల్ఫా పవర్ n ప్లస్ 1ని మైనస్ a n 1 ఆల్ఫా పవర్ n a n 2 ఆల్ఫా పవర్ n 1 మైనస్ a 1 ఆల్ఫా స్క్వేర్డ్ మైనస్ a 0 ఆల్ఫా అని వ్రాయవచ్చు ఇప్పుడు దీన్ని చూడండి ఇక్కడ ఉన్న ఈ పదాలు ఇప్పటికే నిర్వచనం ప్రకారం 1 ఆల్ఫా ఆల్ఫా పవర్ n మైనస్ 1 స్పాన్ ఉంటుంది ఎందుకంటే పవర్లు ఆల్ఫా పవర్ n మైనస్ 1 వరకు మాత్రమే ఉన్నాయి గుణకాలు ఇప్పటికే F లో ఉన్నాయి అప్రయోరి లేదు కానీ గుర్తుంచుకోవాలని మనం నిరూపించాము దీని వ్యవధిలో ఆల్ఫా పవర్ n ఉంది కాబట్టి ఇది కూడా మా సెట్ యొక్క F స్పాన్లో ఉంది మొదటి పదం F span 1 ఆల్ఫా ఆల్ఫా పవర్ n మైనస్ 1లో ఉంది ఈ మిగిలిన పదాలు కూడా దీని వ్యవధిలో ఉంటాయి అంటే ఆల్ఫా పవర్ n ప్లస్ 1 అనేది 1 ఆల్ఫా ఆల్ఫా పవర్ n మైనస్ 1 యొక్క F స్పాన్లో ఉంటుంది అదే విధంగా ప్రతి i 0 మూలకాలకు ఆల్ఫా పవర్ i అనేది 1 ఆల్ఫా ఆల్ఫా పవర్ n మైనస్ 1 యొక్క F స్పాన్లో ఉంటుంది సరే కాబట్టి నేను ప్రతిదీ కలిసి ఉంచగలను ఇప్పుడు ఆల్ఫా పవర్ 0 1 కాబట్టి F స్పాన్లో ఆల్ఫా ఉంది ఆల్ఫా పవర్ n మైనస్ 1 ఉంది మొదటి n మైనస్ 1 లేదా మొదటి n కోసం వాస్తవానికి అది వెంటనే స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే అవన్నీ ఇప్పటికే ఈ సెట్లో ఉన్నాయి కానీ అధిక పవర్ ల కోసం అవన్నీ దీని వ్యవధిలో ఉన్నాయని మనం ఇక్కడ వాదించాము అంటే F స్క్వేర్ బ్రాకెట్ ఆల్ఫా ఈ సెట్ ద్వారా Fపై విస్తరించింది ఇది మొదటి భాగం మనం సెట్ ఒక బేసిస్ అని చూపించడానికి ప్రయత్నిస్తున్నాము ఇది విస్తరించిన సెట్ అని మనం ఇప్పుడే చూపించాము రెండవ భాగం ఏమిటి ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్డ్ 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్డ్ ఆల్ఫా n మైనస్ 1 వరకు F ఆల్ఫా యొక్క F బేసిస్ అని మనం చూపించాలనుకుంటున్నాము ఇది సులభం ఏదైతే లీనియర్గా ఉందో నిజానికి క్షమించండి క్యాపిటల్ F పై సరళంగా స్వతంత్రంగా వ్రాస్తాను ఇది కూడా F బేసిస్ కానీ మనం బేసిస్ కలిగి ఉన్న రెండు భాగాలను చూపించడానికి ప్రయత్నిస్తున్నాము మనం అది వ్యాపిస్తుందని చూపించాము మరియు ఇప్పుడు దానిని సరళంగా స్వతంత్రంగా చూపుతున్నాము కాబట్టి మనం సరళ కలయికను తీసుకుందాం మరియు ఆ సరళ కలయిక 0 అయితే ప్రతి గుణకం 0 అని మనం చూపించాలనుకుంటున్నాము a0 a1 ఆల్ఫా a n 1 ఆల్ఫా పవర్ n మైనస్ 1 0 అనేది Fలో ఉన్న కొన్ని a0 a1 a n 1 వరకు వర్తిస్తుంది అయితే దీని అర్థం gఆల్ఫా 0 ఇక్కడ a n 1 x n 1 a1x a0 అందించిన బహుపది ఇది క్యాపిటల్ F Xలో ఉంటుంది కానీ ఆల్ఫా అనేది డిగ్రీ n మైనస్ 1 గల బహుపది యొక్క మూలం అని సూచిస్తుంది ఇది n కంటే ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది n అనేది F పై ఆల్ఫా యొక్క డిగ్రీ అని గుర్తుంచుకోండి అంటే n అనేది అతి చిన్న నాన్ జీరో బహుపది యొక్క డిగ్రీ ఇర్రెడ్యూసిబుల్ బహుపది నాన్జీరోగా ఉండాలి కాబట్టి ఇది ఆల్ఫాను రూట్గా కలిగి ఉన్న అతి చిన్న నాన్జీరో బహుపది యొక్క డిగ్రీ కానీ ఇక్కడ మనం ఒక బహుపదిని ఉత్పత్తి చేస్తున్నాము దీని డిగ్రీ n మైనస్ 1 మరియు ఆల్ఫాను రూట్గా కలిగి ఉన్న n కంటే చిన్నది అంటే g 0 ఎందుకంటే నిర్వచనం ప్రకారం n అనేది ఇర్రెడ్యూసిబుల్ బహుపది యొక్క అతిచిన్న డిగ్రీ లేదా నాన్జీరో బహుపది యొక్క అతిచిన్న డిగ్రీ ఇది ఆల్ఫా మూలంగా ఉంటుంది g అనేది డిగ్రీ n మైనస్ 1 యొక్క బహుపది ఇది ఆల్ఫాను మూలంగా కలిగి ఉంటుంది కానీ అది n యొక్క కనిష్టతను ఉల్లంఘిస్తుంది దీనికి ఏకైక పరిష్కారం g0 అంటే బహుపది 0 అయితే దాని అన్ని గుణకాలు 0 కనుక మనం చూపించాలనుకున్నది ఇదే మనం లీనియర్ డిపెండెన్స్ సంబంధంతో ప్రారంభించాము మరియు అన్ని గుణకాలు 0 అని చూపించాము అందువల్ల 1 ఆల్ఫా ఆల్ఫా n మైనస్ 1 వరకు ఉన్న F పై F ఆల్ఫాకి బేసిస్ కాబట్టి F పై F ఆల్ఫా డిగ్రీ n కనుక ఇది నేను వ్రాసిన సిద్ధాంతాన్ని రుజువు చేస్తుంది ఇది చాలా ఉపయోగకరమైన ప్రకటన ఎందుకు అని వివరించడానికి నేను ఇప్పుడు ఒకటి లేదా రెండు ఉదాహరణలు మరియు పరిణామాలను చేస్తాను వెంటనే నేను వ్రాసిన ఉదాహరణలలో ఒకదానికి తిరిగి వెళ్దాము ఫీల్డ్ ఎక్స్టెన్షన్ Q యొక్క డిగ్రీ 2 నుండి Qకి జోడించబడిన ప్రక్కనే ఉన్న క్యూబ్డ్ రూట్ 3 అని నేను నిర్ధారించగలను ఎందుకంటే QX లో X క్యూబ్ మైనస్ 2ని ఇర్రెడ్యూసిబుల్ అని నేను వ్రాస్తాను సరే కాబట్టి ఐసెన్స్టీన్ ప్రమాణం ద్వారా ఇది ఇర్రెడ్యూసిబుల్ అని మనం తనిఖీ చేయవచ్చు రింగ్ థియరీ భాగంలో ఇవి ఇర్రెడ్యూసిబుల్వి అని తనిఖీ చేయడానికి మనం ఐసెన్స్టీన్ ప్రమాణాన్ని చర్చించామని గుర్తుతెచ్చుకోండి లీడింగ్ గుణకం మినహా అన్ని గుణకాలు భాగించే ప్రైమ్ను మనం కనుగొనాలి మరియు ఆ ప్రైమ్ యొక్క స్క్వేర్ స్థిరాంకంతో భాగించబడదు ఇక్కడ మనకు 2 అనేది లీడింగ్ గుణకం మినహా అన్ని ప్రశ్నలను భాగిస్తుంది మరియు 2 స్క్వేర్ 2ని భాగించదు కాబట్టి ఇది ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి Q పై 2 యొక్క క్యూబ్ రూట్ డిగ్రీ 3 ఇది కీలకమైన పరిశీలన x క్యూబ్డ్ మైనస్ 2 అనేది ఆల్ఫాను కలిగి ఉన్న బహుపది మరియు ఇది ఇప్పటికే ఇర్రెడ్యూసిబుల్ మరియు మోనిక్ అయినందున ఇది తప్పనిసరిగా Q పై 2 యొక్క క్యూబ్ రూట్ ఇర్రెడ్యూసిబుల్ బహుపది అయి ఉండాలి మరియు ఇది డిగ్రీ 3 కనుక Q పై 2 యొక్క క్యూబ్ రూట్ డిగ్రీ 3 అందువల్ల సిద్ధాంతం ద్వారా ఎక్స్టెన్షన్ యొక్క డిగ్రీ 3 మనం నేరుగా బేసిస్ కూడా వ్రాయవచ్చు వాస్తవానికి సిద్ధాంతం యొక్క రుజువు నుండి 1 క్యూబ్ రూట్ 2 క్యూబ్ రూట్ 2 మొత్తం స్క్వేర్డ్ Q ప్రక్కనే ఉన్న క్యూబ్ రూట్ 2కి బేసిస్ కనుక మీరు 2 యొక్క క్యూబ్ రూట్ని జోడిస్తే మరియు Q మరియు క్యూబ్ రూట్ 2ని కలిగి ఉన్న అతి చిన్న ఫీల్డ్ను పరిగణించండి ఇవన్నీ సంక్లిష్ట సంఖ్యల లోపల జరుగుతున్నాయని మనం చెప్పుకుందాం కాబట్టి ఉదాహరణకు పరిసర ఫీల్డ్ను C అని పెద్ద ఫీల్డ్గా ఫిక్స్ చేయవచ్చు Q మరియు క్యూబ్ రూట్ 2ని కలిగి ఉన్న Cలోని అతి చిన్న ఫీల్డ్ని Q ప్రక్కనే ఉన్న క్యూబ్ రూట్ 2తో సూచిస్తారు మరియు Q పై దాని డిగ్రీ 3 ఉంటుంది అంటే Q వెక్టర్ స్పేస్గా దీని పరిమాణం 3 కాబట్టి ఇప్పుడు వెంటనే మనం కొన్ని మంచి ఫలితాలు చేయవచ్చు మరియు ఇవి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి నేను చూపేది ఏమిటంటే K అనేది Fపై ఫీల్డ్ ఎక్స్టెన్షన్గా మరియు ఆల్ఫా K లో ఉండనివ్వండి మరియు అది F మీద ఆల్జీబ్రాయిక్ గా ఉండనివ్వండి క్షమించండి ఆల్ఫా అనేది K లో ఉందని నేను చెప్పాను నేను చెప్పేది ఏమిటంటే F పైన ఉన్న ఫీల్డ్ ఎక్స్టెన్షన్ F ఆల్ఫా పరిమిత డిగ్రీని కలిగి ఉంటే మాత్రమే ఆల్ఫా F పైన ఆల్జీబ్రాయిక్ నేను దీనిని నిరూపించబోతున్నాను ఇది మనం నిరూపించిన సిద్ధాంతం యొక్క చాలా సులభమైన పరిణామం కానీ ఇది ఏదైనా బీజగణితమా కాదా అని తనిఖీ చేయడానికి చాలా ఉపయోగకరమైన మార్గం కనుక వాస్తవానికి సిద్ధాంతం ఉందా లేదా అని నిరూపించడం సులభం దీన్ని ఎలాగైనా నిరూపిద్దాం కాబట్టి ఈ దిశలో ఆల్ఫా అంటే ఆల్ఫా ఆల్జీబ్రాయిక్ అని అనుకుందాం ఆల్ఫా క్యాపిటల్ F పై ఆల్జీబ్రాయిక్ అయితే సిద్ధాంతం ద్వారా ఫీల్డ్ ఎక్స్టెన్షన్ డిగ్రీ అనేది F పై ఉన్న మూలకం యొక్క డిగ్రీ ఇది ఒక పరిమిత సంఖ్య ఎందుకంటే ఆల్ఫా ఒక బీజగణిత మూలకం అయితే దాని డిగ్రీలు నిజానికి ఒక సంఖ్య అయిన ఇర్రెడ్యూసిబుల్ బహుపది డిగ్రీ కాబట్టి ఇది పరిమిత సంఖ్య ఇది దీని డిగ్రీ కనుక ఇది సిద్ధాంతం యొక్క తక్షణ పరిణామం ఇప్పుడు ఎక్స్టెన్షన్ యొక్క డిగ్రీ పరిమితం అని అనుకుందాం మనం ఆల్ఫా ఆల్జీబ్రాయిక్ అని చూపించాలనుకుంటున్నాము మరియు ఇది సిద్ధాంతం యొక్క రుజువును ఉపయోగిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో మనం చేసేది ఆల్ఫా యొక్క పవర్ లను పరిగణించడం మరో మాటలో చెప్పాలంటే ఆల్ఫా 1 ఆల్ఫా పవర్ 0 అనేది 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్డ్ ఆల్ఫా క్యూబ్డ్ మరియు మొదలైనవి ఇవన్నీ F ఆల్ఫాలో ఉన్నాయి F వెక్టర్ స్పేస్గా F ఆల్ఫా యొక్క పరిమాణం పరిమితమైనది కనుక ఈ సెట్ సరళంగా స్వతంత్రంగా ఉండదు మరో మాటలో చెప్పాలంటే ఈ సెట్ సరళంగా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీరు ఇక్కడ పరిమిత డైమెన్షనల్ వెక్టర్ స్పేస్లో అనంతమైన సెట్ని కలిగి ఉన్నారు ఆ అనంతమైన సెట్ సరళంగా స్వతంత్రంగా ఉండదు గుర్తుంచుకోండి పరిమాణం వంద అయితే 100 కంటే ఎక్కువ మూలకాలను కలిగి ఉన్న ఏ సెట్ అయినా లీనియర్ డిపెండెంట్గా ఉండాలి ఎందుకంటే అది లీనియర్గా స్వతంత్రంగా ఉంటే మీకు బేసిస్ కంటే ఎక్కువ ఎలిమెంట్లను కలిగి ఉండే సరళ స్వతంత్ర సమితి ఉండాలి ఇది సాధ్యం కాదు కనుక ఇది లీనియర్ డిపెండెంట్గా ఉంటుంది అందువల్ల నాన్ట్రివియల్ సంబంధం ఉంది సెట్ని లీనియర్గా డిపెండెంట్గా ఉంచడం అంటే ఇదే మనం దానిని a0 a1 ఆల్ఫా a n 1 ఆల్ఫా పవర్ n మైనస్ 1 0 అనేది Fలో ఉన్న కొన్ని a0 a1 a n 1 వరకు వర్తిస్తుంది F లో అవన్నీ జీరో కాదు అది మొత్తం విషయం వాటికి ఆధారపడే సంబంధం ఉంది నాన్ట్రివియల్ సంబంధం ఉంది అంటే ఫీల్డ్ క్యాపిటల్ Fకి టపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇవి అన్ని 0లు కాదు కానీ దీనర్థం ఆల్ఫా అనేది F పై ఆల్జీబ్రాయిక్ అది సంతృప్తి చెందే బహుపది సంబంధాన్ని మనం ప్రదర్శించాము కనుక ఇది ఆల్జీబ్రాయిక్ ఇది చాలా సులభం కాబట్టి మనం డిగ్రీ పరిమితమని ఊహతో ప్రారంభించాము మరియు అది బీజగణితమని నిర్ధారించాము కాబట్టి ఒక మూలకం బేస్ ఫీల్డ్ పై ఆల్జీబ్రాయిక్ లేదా ఆ మూలకాన్ని బేస్ ఫీల్డ్కు జోడించడం ద్వారా పొందిన ఫీల్డ్ యొక్క ఫీల్డ్ ఎక్స్టెన్షన్ డిగ్రీని పరిశీలిస్తాము దీనిని తనిఖీ చేయడానికి ఇది చాలా అనుకూలమైన మార్గం ఇప్పుడు నేను ఆ సిద్ధాంతం మరియు ఈ పరిణామంతో కలిపి ఇక్కడ మరొక సిద్ధాంతాన్ని చేస్తాను ఆల్జీబ్రాయిక్ మూలకాల గురించి మనం చాలా మంచి విషయాలను ముగించవచ్చు కాబట్టి డిగ్రీ గుణకారం అని చెప్పే ఈ సిద్ధాంతాన్ని నేను నిరూపిస్తాను కనుక ఈ సిద్ధాంతం డిగ్రీ గుణకారకం అని మీరు గుర్తుంచుకోవాలి దీని ద్వారా నా ఉద్దేశ్యం ఏమిటో వివరిస్తాను కాబట్టి Kలోని Lలోని F ఫీల్డ్లుగా ఉండనివ్వండి కనుక మన దగ్గర ఉన్నది K L మరియు F 3 ఫీల్డ్లు ఒకదానిపై ఒకటి ఉన్నాయి F పైన L L పైన K ఉంది అవన్నీ ఫీల్డ్ ఎక్స్టెన్షన్లు అప్పుడు మనం చెప్పగలిగేది K కోలన్ L లేదా K కోలన్ F అతిచిన్న ఫీల్డ్లో అతిపెద్ద ఫీల్డ్ యొక్క డిగ్రీ K కోలన్ L మరియు L కోలన్ F యొక్క లబ్దము మరియు అవి ఇక్కడ ఇన్ఫినిటీగా ఉండే అవకాశం కూడా నేను చేర్చాను ప్రకటనలో భాగంగా నేను దానిని కూడా నిరూపిస్తాను ప్రత్యేకించి మనం చెప్పేది ఏమిటంటే ఈ సంఖ్యలలో K కోలన్ L లేదా L కోలన్ F ఏదైనా అనంతమైనదైతే K కోలన్ F కూడా ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ రెట్లు ఏదైనా ఇన్ఫినిటీ కాబట్టి మొదట ఆ కేసును పరిష్కరించుకుందాం K కోలన్ L ఇన్ఫినిటీ లేదా L కోలన్ F అనేది ఇన్ఫినిటీ అని అనుకుందాం మనకు ఇది ఇన్ఫినిటీ L కోలన్ F ఇన్ఫినిటీ లేదా K కోలన్ F ఇన్ఫినిటీ వాటిలో కనీసం ఒకటి ఇన్ఫినిటీ అని అనుకుందాం ఈ సందర్భంలో K పైన F అనంతమైన సరళ స్వతంత్ర సెట్ ఉంది మరియు ఈ సందర్భంలో L ఓవర్ Fలో అనంతమైన రేఖీయంగా స్వతంత్ర సెట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను L ఓవర్ K ఓవర్ Lని వ్రాయాలి K కోలన్ Fలో ఉంటుంది K కోలన్ L ఇన్ఫినిటీ అంటే K యొక్క పరిమాణం ఒక L వెక్టర్ స్పేస్ ఇన్ఫినిటీ అంటే K లో వెక్టర్స్ యొక్క అనంతమైన సేకరణ ఉంది ఇది L పై సరళంగా స్వతంత్రంగా ఉంటుంది అదే విధంగా L కోలన్ F ఇన్ఫినిటీ అయితే F పై సరళంగా స్వతంత్రంగా ఉండే వెక్టర్స్ యొక్క అనంతమైన సేకరణ ఉంటుంది కానీ దీని అర్థం మొదటి పరిస్థితిలో కూడా K ఓవర్ F లో అనంతమైన సరళ స్వతంత్ర సమితి ఉంది ఎందుకంటే వెక్టర్ల సేకరణ L పై సరళంగా స్వతంత్రంగా ఉంటే అవి చిన్న ఫీల్డ్పై కూడా సరళంగా స్వతంత్రంగా ఉంటాయి ఎందుకంటే Fలోని గుణకాలతో ఏదైనా లీనియర్ కలయిక మీకు 0 ఇస్తుంది అంటే ఆ మూలకాలు Fలోని ఆ గుణకాలు L ఫీల్డ్లో కూడా ఉన్నాయి అంటే అది L లీనియర్ కలయిక అని అర్థం కానీ అప్పుడు నాన్ ట్రివియల్ L లీనియర్ కలయిక ఉండదు కాబట్టి Kలో F పై అనంతమైన సరళ స్వతంత్ర సమితి ఉంది ఈ సందర్భంలో కూడా Kలో F మీదుగా అనంతమైన రేఖీయ స్వతంత్ర సమితి ఉంది ఇక్కడ విషయం ఏమిటంటే మనం ప్రారంభించిన అసలైన వెక్టర్స్ లేదా L కానీ L అనేది K యొక్క సబ్ఫీల్డ్ ఇది K యొక్క ఖాళీలో ఉన్న సబ్ వెక్టర్స్ కాబట్టి L లోనే అనేక స్వతంత్ర F వెక్టర్స్ లేదా F స్వతంత్ర వెక్టర్స్ ఉంటే ఆ వెక్టర్స్ ఇప్పటికే K లో ఉన్నాయి అంటే K స్వయంగా F స్వతంత్ర వెక్టర్స్ యొక్క అనంత సమితిని అంగీకరిస్తుంది ఏ సందర్భంలోనైనా మనకు K కోలన్ F అనేది ఇన్ఫినిటీ కాబట్టి మనం చెప్పేది ఏమిటంటే వీటిలో ఒకటి మనకు K L F ఉంటే ఇది ఇన్ఫినిటీ లేదా ఇది ఇన్ఫినిటీ అని సూచిస్తుంది కనుక ఇది ఇన్ఫినిటీ కాబట్టి ఈ రెండు సంఖ్యలలో K కోలన్ L లేదా L కోలన్ F ఇన్ఫినిటీ అయినప్పుడు K కోలన్ F కూడా ఇన్ఫినిటీ ఇది మొదటి సాధారణ సందర్భం ఇప్పుడు K కోలన్ L మరియు L కోలన్ F రెండూ పరిమితమైనవని భావించండి మరియు వాటిని వరుసగా n మరియు m అని పిలుద్దాం కాబట్టి K కోలన్ L విలువ n మీకు K L F ఉన్నాయి కాబట్టి సాధారణంగా ఇది ఫీల్డ్ ఎక్స్టెన్షన్ను సూచించే నిలువు బార్ బార్ పక్కన ఉన్న సంఖ్యను వ్రాయడం ద్వారా డిగ్రీలు సూచించబడతాయి కాబట్టి ఇది n మరియు ఇది m మనం K కోలన్ F m n అని నిరూపించాలనుకుంటున్నాము సరే ఇది నిజానికి చాలా సులభమైనది కానీ చాలా ఉపయోగకరమైన పరిశీలన మిగిలిన ఫీల్డ్ థియరీ కోర్సులో మనం నిరంతరం ఉపయోగిస్తాము లేదా ఫీల్డ్ థియరీలో మీరు పరిష్కరించే ఏవైనా సమస్యలను ఇది చాలా ముఖ్యమైన పరిశీలన నేను చెప్పినట్లు ఇది అస్సలు కష్టం కాదు కాబట్టి మనం ఏమి చేయాలి K కోలన్ L nకి సమానం బీటా L పై 1 బీటా n అని పిలిచే బేసిస్ని ఎంచుకోండి కాబట్టి K ఒక L వెక్టార్ స్పేస్గా డైమెన్షన్ nగా ఉంటుంది కనుక నేను n వెక్టర్స్ను ఎంచుకోగలను L కోలన్ F అనేది m కాబట్టి అదే విధంగా మనం ఒక బేసిస్ ఎంచుకోవచ్చు ఆల్ఫా 1 నుండి ఆల్ఫా m నుండి L పై F కాబట్టి కేవలం మనం ఏమి చేస్తున్నామో ట్రాక్ చేయడానికి నేను బీటా 1నుండి బీటా n వరకు ఉంది ఆల్ఫా 1 నుండి ఆల్ఫా m వరకు కలిగి ఉన్నాను బీటా 1 నుండి బీటా m అనేది L మీద K బేసిస్ ఆల్ఫా 1 నుండి ఆల్ఫా m అనేది L ఓవర్ Fకి బేసిస్ ఇప్పుడు K కోలన్ F m n అనే ప్రకటనను రుజువు చేసే దావా కిందిది ఉత్పత్తుల సమితి ఆల్ఫా i బీటా j 1 n ఓవర్ m i కంటే తక్కువ 1jn అంటే L యొక్క బేసిస్ లేదా F పై K కంటే తక్కువ కాబట్టి ఇది నిజానికి a అని నిర్ధారించడం చాలా సులభం m n విభిన్న మూలకాల సమితి ఈ దావాను ఆమోదించిన తర్వాత నేను ఆ వ్యాఖ్యను చేస్తాను ఎందుకంటే బీటా భిన్నమైనది ఆల్ఫా పరస్పరం భిన్నమైనది లబ్దము లు వేర్వేరు సూచికలకు సమానంగా ఉండవు కాబట్టి మనం m n మూలకాలతో కూడిన బేసిస్ కలిగి ఉన్నాము దీని అర్థం పరిమాణం m n కనుక ఇది చాలా సులభం ఈ స్పాన్ మీరు తనిఖీ చేయవచ్చు ఈ వీడియో బేసిస్ యొక్క మునుపటి సిద్ధాంతం అంటే దాని పరిధులు మరియు సరళంగా స్వతంత్రంగా ఉన్నట్లు గుర్తుంచుకోండి కాబట్టి అది విస్తరించి ఉందని నిరూపించడానికి K లో ఆర్బిట్రరీ మూలకం గామాను ఎంచుకుందాం మనం గామాని వ్రాయవచ్చు కాబట్టి నేను దీన్ని త్వరగా చేస్తాను ఇది అస్సలు కష్టం కాదు గామా Kలో ఉంటుంది మరియు K ఆల్ఫాపై బీటా 1 ద్వారా బీటా n బేసిస్ ఉంటుంది కాబట్టి L లో కొన్ని b j కోసం దీనిని బీటా b j b beta j అని వ్రాయవచ్చు j 1 నుండి nకి సమానం ఎందుకంటే క్యాపిటల్ K క్యాపిటల్ L పై బీటా j యొక్క బేసిస్ కలిగి ఉంది కాబట్టి b చిన్న b j Lలో ఉంటాయి అయితే b jలు L లో ఉన్నందున b j ని సమ్మేషన్ a ij ఆల్ఫా I అని వ్రాయవచ్చు i 1 నుండి m మరియు a ij F లో ఉంటుంది కాబట్టి b j L లో మరియు ఆల్ఫా 1 నుండి ఆల్ఫా m వరకు L యొక్క F బేసిస్గా ఉంటాయి ప్రతి b j ఆల్ఫా i యొక్క సరళ కలయికగా వ్రాయవచ్చు కాబట్టి నేను రెండింటినీ కలిపి వ్రాసి దీన్ని ij ఆల్ఫా i బీటా j అని వ్రాయబోతున్నాను కనుక గామాను ఆల్ఫా i బీటా j యొక్క లీనియర్ కలయికగా Fలోని గుణకాలతో వ్రాయవచ్చు అది మొత్తం పాయింట్ ఇవి బేసిస్ మూలకాలుగా భావించబడుతున్నాయి కాబట్టి మనం ఏదైనా ఏకపక్ష మూలకాన్ని Fలోని గుణకాలతో దీని యొక్క సరళ కలయికగా వ్యక్తీకరించాము a ij ఆల్ఫా i బీటా j 0 అని Fలో ఒక ijతో ఉంటే బేసిస్ కూడా అంతే సులభం అయితే దీని అర్థం బీటా j క్యాపిటల్ Lపై సరళంగా స్వతంత్రంగా ఉన్నందున మరియు ఈ గుణకాలు క్యాపిటల్ L సమ్మేషన్లో ఉన్నందున అన్ని j కోసం ij ఆల్ఫా i 0 అని మనం మొదట నిర్ధారించగలము కానీ మళ్లీ ఆల్ఫా సరళంగా స్వతంత్రంగా ఉంటుంది అంటే i మరియు j అన్నింటికీ a ij 0 సరే కాబట్టి ఇది చాలా సులభమైన రుజువు వాస్తవానికి నేను ఇంకా రుజువును పూర్తి చేయలేదు కానీ మీరు దీన్ని అనుసరించారని ఆశిస్తున్నాను దాని స్పాన్ మరియు బేసిస్ ఏర్పరుస్తుందని మనం చూపించాము కాబట్టి ఇది కనీసం ఒక బేసిస్ అని దావా రుజువు చేస్తుంది ఇప్పుడు చివరి వ్యాఖ్య ఆల్ఫా i బీటా j లో n మూలకాలు లేదా m n మూలకాలు ఉన్నాయి మరో మాటలో చెప్పాలంటే ij కోసం ఖచ్చితంగా మనకు mn ఎంపికలు ఉన్నాయి కానీ అవి వేర్వేరు i మరియు విభిన్న j లకు సమానంగా మారలేవని నేను ఇప్పుడు చెబుతున్నాను ఇది ఎందుకు ఎందుకంటే ఆల్ఫా i బీటా j అనేది ఆల్ఫా i ప్రైమ్ బీటా j ప్రైమ్కి సమానం అయితే మన దగ్గర ఉన్నది ఆల్ఫా i బీటా j ఆల్ఫా i ప్రైమ్ బీటా j ప్రైమ్కి సమానం అయితే మనం దీన్ని ఆల్ఫా i బీటా j మైనస్ ఆల్ఫా i ప్రైమ్ బీటా j ప్రైమ్గా తిరిగి వ్రాస్తాము కాబట్టి ఇప్పుడు ఇది 0 మరియు బీటా j బీటా j ప్రైమ్లను మనం ఎంచుకున్న వాటి K లో ఉన్నాయి మరియు ఆల్ఫా i ఆల్ఫా i ప్రైమ్ Lలో ఉన్నాయని గుర్తుంచుకోండి ఇప్పుడు బీటా j మరియు బీటా j ప్రైమ్లు రేఖీయంగా స్వతంత్రంగా ఉన్నాయని గుర్తుంచుకోండి ఎందుకంటే అవి బేసిస్లో భాగంగా ఉంటాయి కాబట్టి బీటా 1 నుండి బీటా n L పై బేసిస్ మరియు ఇక్కడ మనం వాటిలో రెండింటిని తీసుకుంటాము అవి సరళ స్వతంత్ర సమితిని ఏర్పరుస్తాయి ఇప్పుడు మనకు రెండు అవకాశాలు ఉన్నాయి ఒకవేళ j సమానం అయితే j ప్రైమ్కి సమానం కాకపోతే ఆల్ఫా i బీటా j ఆల్ఫా i ప్రైమ్ బీటా j ప్రైమ్ ఆల్ఫా i బీటా j ఆల్ఫా i ప్రైమ్ బీటా j ప్రైమ్ 0 మరియు బేస్ ఫీల్డ్లో ఆల్ఫా i ప్రైమ్ L అంటే ఆల్ఫా అని సూచిస్తుంది i ఆల్ఫా i ప్రైమ్ 0 ఎందుకంటే మనకు రెండు వేర్వేరు స్వతంత్ర వెక్టర్స్ మధ్య సరళ సంబంధం ఉంటుంది అంటే గుణకం తప్పనిసరిగా 0 అయి ఉండాలి కానీ ఇది సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు ఆల్ఫా కూడా బేసిస్ మూలకాలు కాబట్టి ఇది సాధ్యం కాదు కనుక అవి 0 కాకూడదు ఇది j అనేది j ప్రైమ్సమానంగా ఉండదని సూచిస్తుంది j j ప్రైమ్ j అనేది j ప్రైమ్కి సమానం అయితే మన దగ్గర ఉన్నది ఆల్ఫా i మైనస్ ఆల్ఫా i ప్రైమ్ బీటా jకి సమానం కానీ బీటా j గుర్తుంచుకోండి ఒక సరళ స్వతంత్ర వెక్టర్ అంటే అది నాన్ జీరో దీని అర్థం ఆల్ఫా i అనేది ఆల్ఫా i ప్రైమ్కి సమానం ఎందుకంటే ఇవి తప్పనిసరిగా 0 వెక్టర్ అయి ఉండాలి ఏదైనా నాన్జీరో వెక్టార్ రెట్లు స్కేలార్ 0 అంటే స్కేలార్ 0 అని అర్థం దీని అర్థం i అనేది i ప్రైమ్కి సమానంగా ఉండాలి వాటిలో రెండు సమానంగా ఉంటే ఆల్ఫా i అనేది ఒక బేసిస్ అనే వాస్తవాన్ని మళ్లీ ఆవిష్కరిస్తుందినిజానికి వాటిలో ఏ రెండూ సమానంగా ఉండవు కాబట్టి i i ప్రైమ్ కనుక j j ప్రైమ్ కనుక మనకు m n విభిన్న మూలకాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ చివరి భాగాన్ని జాగ్రత్తగా ఆలోచించండి ఇవి సరళంగా స్వతంత్రంగా ఉన్నాయని మనం చూపించాము మరియు అవి వేర్వేరు మూలకాలు అని మనం చూపించాము ఖచ్చితంగా చెప్పాలంటే అవి లీనియర్ డిపెండెంట్గా ఉన్నాయని ఇప్పటికే అవి విభిన్నంగా ఉన్నాయని చూపిస్తుంది అయితే సరళ స్వతంత్ర భాగంలో ఆ పాయింట్ స్పష్టంగా లేకుంటే నేను దీన్ని మళ్లీ స్పష్టంగా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఇది సిద్ధాంతాన్ని పూర్తి చేస్తుంది డిగ్రీని గుణకారంగా చూపించాం మీకు మూడు ఫీల్డ్లు ఉంటే మరియు అది ఫీల్డ్ల టవర్ అయితే దీనిని టవర్ ఆఫ్ ఫీల్డ్లు లేదా ఫీల్డ్ ఎక్స్టెన్షన్స్ అంటారు అప్పుడు అతిపెద్ద ఎక్స్టెన్షన్ యొక్క డిగ్రీ అనేది మధ్య రెండు ఎక్స్టెన్షన్స్ యొక్క లబ్దము మరియు మనం ఈ వీడియోలో ఒక మూలకం యొక్క డిగ్రీ ఫీల్డ్ ఎక్స్టెన్షన్ డిగ్రీకి సమానం అనే సిద్ధాంతాన్ని కూడా నిరూపించాము ఈ రెండూ కలిసి మనకు చాలా ఉపయోగపడతాయి ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తాను తదుపరి వీడియోలో మనం ఈ రెండు ముఖ్యమైన ఫలితాల యొక్క పరస్పర చర్యలను చేస్తాము